కాబట్టి ఇంతకుముందు మనం పర్ యూనిట్ సిస్టం గురించి చూశాం ఇప్పుడు మనం ఓల్టేజ్ నియంత్రణ పద్ధతిని చూద్దాం కనుక మనం ఉపయోగించే వోల్టేజ్ నియంత్రణ పద్ధతులలో ఒకటి వచ్చి ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ లేక బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ షంట్ కెపాసిటర్సిరీస్ కెపాసిటర్ మరియు ఫాక్ట్స్ పరికరాలు కాబట్టి ఈ కోర్సులో మనం ఫాక్ట్స్ పరికరాల గురించి చర్చించము ఎందుకంటే ఇది చాలా పెద్దది అందువలన వాటిని మనం చర్చించము కానీ మనం ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేటర్ లేక బూస్టర్ షంట్ కెపాసిటర్ సిరీస్ కెపాసిటర్ ల గురించి చర్చిస్తాము మీకు తోచిన కొన్ని సలహాలను మీరు చెప్పవచ్చు ఇప్పుడు టాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ల గురించి చూద్దాం పవర్ లేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమికంగా విద్యుత్ శక్తిని ఒక వోల్టేజ్ స్థాయి నుండి మరొక వోల్టేజ్ స్థాయికి మార్చడం కనుక అన్ని పవర్ లేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లకు టర్న్స్ నిష్పత్తి మార్చటానికి ట్యాప్ లు ఉంటాయి కాబట్టి మీ ట్యాప్ సెట్టింగ్ను మార్చడం ద్వారా వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మార్చబడుతుంది మరియు VAR ల పంపిణీని అనగా వోల్ట్ ఆంపియర్ లను ప్రభావితం చేస్తుంది అంతేకాక రియాక్టివ్ శక్తి ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ప్రాథమికంగా రెండు రకాల ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నవి ఒకటి ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్మరొకటి ట్యాప్ చేంజింగ్ అండర్ లోడ్ అనగా TCUL ట్రాన్స్ఫార్మర్లు కనుక ఇవి రెండు రకాల ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్లు ఆఫ్ లోడ్ అంటే ట్రాన్స్ఫార్మర్ నుండి లోడ్ ను వేరు చేయాలి ఆ తర్వాత ట్యాప్ ను మార్చాలి ట్యాప్ చేంజింగ్ అండర్ లోడ్ అనగా లైన్లో మీరు ట్యాప్ ను మార్చాలి కాబట్టి రేఖాచిత్రం నమూనా చూడండి ఇక్కడ చూసినట్లయితే ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ కు సరఫరా నుంచి ట్రాన్స్ఫార్మర్ను వేరు చేయడం అవసరం లేక ట్యాప్ సెట్టింగ్ మార్చబడినప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్ను సరఫరా నుండి వేరు చేయాలి ఇది యదార్థంగా రేఖాచిత్రం 21 ఇది లోడ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కనెక్షన్ను ఇస్తుంది కనుక ఈ విషయంలో అక్కడ నాలుగు ట్యాప్ లు ఉన్నవి ఈ వైపు 2 ట్యాప్ లు మరియు ఈ వైపు 2 ట్యాప్ లు అంతేకాక స్విచ్చింగ్ మెకానిజం ఒకటి ఉంది మీరు ఒకవేళ ట్యాప్ ను ఈ వైపు నుంచి ఆ వైపుకు మార్చడానికి అక్కడ నాలుగు ట్యాప్ లు ఉన్నవి అందువలన స్విచ్చింగ్ ద్వారా మార్చవచ్చుకనుక స్విచ్చింగ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకొక మార్గంలో ప్రాథమికంగా మీరు టర్న్స్ సంఖ్యను తగ్గిస్తారు కనుక ఇది మీ ప్రైమరీ వైపు మరియు ఇది మీ సెకండరీ వైపు మీరు స్విచ్ స్థానంను ఇక్కడకు మార్చినట్లయితే అనగా మీరు పూర్తి ఓల్టేజ్ ను వర్తింపజేసినట్లయితేఆ వోల్టేజ్ ను ఈ వైపు మనము తగ్గిస్తాము ఇలాంటి అమరిక ఇక్కడ కూడా చూపబడింది కాబట్టి ఇది మీ ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు దాన్ని ఆఫ్ లైన్ చేయాలి ఇప్పుడు తదుపరి TCUL అనగా ట్యాప్ చేంజింగ్ అండర్ లోడ్ టర్న్స్ నిష్పత్తిలో మార్పులు తరచుగా ఉన్నప్పుడు ఇది ఉపయోగించబడుతుందిఅనగా మీరు ట్యాప్ నిష్పత్తిని చాలా తరచుగా మార్చాలనుకున్నప్పుడు ప్రతిసారీ మీరు స్విచ్ ఆన్ లేదా స్విచ్ ఆఫ్ చేయాలి అందువలన ఇది మరీ తరచుగా కాకుండా అవసరమైనప్పుడు మీరు ఆన్ లైన్ లో ట్యాప్ మార్చవచ్చు కాబట్టి సరఫరా శక్తి ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించబడినప్పుడు అది మారవచ్చు ఇప్పుడు ఇది వాస్తవానికి మీ TCUL కనెక్షన్ అనగా ట్యాప్ చేంజింగ్ ఆన్ లోడ్ఓల్టేజ్ గరిష్టంగా ఉన్నప్పుడు చూపించిన కనెక్షన్ ఇది కనుక ఇది రేఖాచిత్రం 22ఈ వోల్టేజ్ గరిష్టంగా ఉంటుందిఇది లైన్ మరియు ఇది న్యూట్రల్ ట్యాప్ మార్చగలిగే విధంగా ఇవన్నీ కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి అక్కడ చాలా ట్యాప్ లు ఉన్నవిసాధారణముగా పవర్ ట్రాన్స్ఫార్మర్ కు వచ్చి ట్యాప్ చేంజింగ్ అనేది 5 నుంచి మొదలవుతుంది లేక 0 6 to 5 అనగా మీరు పిలవబడిన 10 సరేనా కనుక ఒకవైపు ఒకవేళ అది 0 6 to 5 గా తీసుకున్నట్లయితే తగ్గించే లేక పెంచే ట్యాప్ లు వచ్చి 32 అయి ఉండవచ్చు నా ఉద్దేశం ఏమిటంటే వోల్టేజ్ అనేది 0 9 నుండి 1 1 వరకు మార్చవచ్చు అనికానీ ఇది డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఈ రేఖాచిత్రం వచ్చి మీ లైన్ టు న్యూట్రల్ ఇప్పుడు ఇది గరిష్ట వోల్టేజ్ కోసం ఇప్పుడు మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే అది ప్రాథమికంగా ఆన్లైన్లో ఉంటుంది ఇది ఒక సెలెక్టర్ స్విచ్ P1 ఇది మరొక సెలెక్టర్ స్విచ్ అయితే ఏమి జరుగుతుంది ఇక్కడ కూడా ఒక కనెక్షన్ ఉంది మరియు A1 మరియు ఇంకొకటి కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేయగలరు అంటేవినండి మీరు దీన్ని తెరవవచ్చుమీరు తెరిచిన తర్వాత సెలెక్టర్ స్విచ్ను తదుపరి స్థానానికి తీసుకురండి అనగా ఆ తర్వాత మీరు A1 కు కనెక్ట్ చేయండి అనగా స్థానం మారుతుంది అందువలన ఈ ఆపరేషన్ యొక్క విలువను మార్చడానికి 1 అవసరం A1 ను తెరవండి సెలెక్టర్ స్విచ్ P1 ను తదుపరి నియంత్రణకు తరలించండి అనగా ఇక్కడ నుంచి ఇక్కడకు మరియు మళ్లీ మీరు A1 ను మూసివేయండి అదే విధముగా ఈ వైపు కూడా A2 ను తెరవండి తరువాత తదుపరి స్విచ్కు తరలింపు సెలెక్టర్ స్విచ్ను తీసుకురండి మరియు మళ్లీ A2 ను మూసివేయండి ఈ విధంగా మీ వోల్టేజ్ స్థాయి అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అమరికను మీకు మళ్ళీ చూపించటం లేదు కనుక ఇవన్నీ కూడా దశలవారీ గా ఉంటుంది అందువలన నేను ఏమి రాశాను అంటే మొదట మీరు దీనిని తెరవాలి ఆ తరువాత P1 ను మీరు అనుకున్న స్థానానికి తీసుకువెళ్లాలి తరువాత A1 ను మూసివేయాలి అదే విధంగా దీనిని తెరవాలిఇక్కడ జరపాలి మరియు ఆ తర్వాత మూసివేయాలిఈ విధంగా మీరు టర్న్స్ నిష్పత్తిని మార్చవచ్చు కాబట్టి ఇవి ట్యాప్ సెట్టింగులు మరియు ఇది వైండింగ్ మరియు ఇది సెలెక్టర్ స్విచ్ కాబట్టి ఇది వాస్తవానికి ఆన్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ల నమూనా రేఖాచిత్రం ఈ కోర్సు లో మాత్రమే ఇది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుంటాము తదుపరిది ట్యాప్ మార్పు కోసం ఈ ఆపరేషన్లు అవసరం లో వోల్టేజ్ వైండింగ్ వైపు యూనిట్లను స్టెప్ డౌన్ చేయండి సాధారణంగా తక్కువ వోల్టేజ్ వైండింగ్లో నాకు TCUL ఉంటుంది మరియు హై వోల్టేజ్ వైపు డి ఎనర్జైజ్డ్ ట్యాప్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి మీరు దీనిని రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఆపరేషన్ గా భావిస్తారు కేవలం మీకు అర్థం అవ్వడం కోసం రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం రెండు వైపులా ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ తో చూసినట్లయితే ఈ వైపు లోపలికి పంపుతోంది మరియు ఈ వైపు స్వీకరిస్తోంది మరియు ఇక్కడ ఒక నోడ్ గుర్తు పెట్టబడింది అది బస్ బార్ లేదా దానిని ఒకటి మరియు రెండుగా గుర్తు పెట్టండి ఇది సెండింగ్ ఎండ్ మరియు ఇది రిసీవింగ్ ఎండ్ కాబట్టి వాస్తవానికి దీని లక్ష్యం లైన్లోని వోల్టేజ్ డ్రాప్ను పూర్తిగా భర్తీ చేయడానికి అవసరమైన ట్యాప్ చేంజింగ్ నిష్పత్తులను కనుగొనడం కనుక మీరు 1 tS అయినప్పటికీ tS tR రెండింటినీ కనుగొనాలి మనము ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ను ఈ వైపు నుంచి చూస్తామో అది 1 tR అవుతుంది కానీ ఈ వైపు అది అలానే ఉంటుంది ఒకవేళ నేను దీనిని ప్రైమరీ దీనిని సెకండరీ అనుకున్నట్లయితే అది సెకండరీ టు ప్రైమరీ అవుతుంది కాబట్టి tR 1 ప్రాథమికంగా 1 tR అవుతుంది ఈ వైపు కూడా 1 tR మరియు ఇది లైన్ ఇంపెడెన్స్ Z R j X మరియు ఇది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఇది రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఇదే రేడియల్ ట్రాన్స్మిషన్ లైన్ సరేనా తదుపరిది మనం వోల్టేజ్ నియంత్రణ పద్ధతులు చూస్తాం ఆ తర్వాత దీనిని ట్రాన్స్మిషన్ సిస్టం కోసం చూస్తాము ఇప్పుడు ఫేజార్ రేఖా చిత్రము లో రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ తీసుకోండి అది వోల్టేజ్ ఫేజార్ రేఖా చిత్రము ఇది మీ రిఫరెన్స్ వోల్టేజ్ మరియు కరెంటును లాగింగ్ లో తీసుకోండి ఒకవేళ ఇది కరెంట్ అయినట్లయితేఇది Φ కోణంతో లాగై వుంటుంది ఇది ఓల్టేజ్ డ్రాప్ I R దీనికి 900 తో j IX ఉంటుంది మరియు మీరు ఫేజార్ రేఖా చిత్రము ను పూర్తి చేయండి ఇది సెండింగ్ ఎండ్ ఓల్టేజ్ మరియు సెండింగ్ ఎండ్ ఓల్టేజ్రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మద్య కోణం డెల్టా మరియు కరెంట్ I వచ్చి Φ కోణంతో తో లాగింగ్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది కోణం Φ కనుక ఈ కోణం వచ్చి 900 కావున ఈ కోణం కూడా Φ అవుతుంది అందువలన AB భాగం మ్యాగ్నె ట్యూడ్ I Rcos ∅ కి సమానం అవుతుంది వాస్తవానికి మీరు I R మాగ్నిట్యూడ్ ఉంచితే మంచిది కాబట్టి I R మాగ్నిట్యూడ్ ఉంచినట్లయితే ఈ వైపు వచ్చి j IX ఉంటుంది కనుక నేను I మాగ్నిట్యూడ్ ఇన్ టూ j X పెడతాను అందువలన AB భాగం మ్యాగ్నె ట్యూడ్ I Rcos ∅ కి సమానం అవుతుంది అదే విధముగా BCED IX అవుతుంది కనుక అది I Xsin ∅ అందువలన మీరు సెండింగ్ ఎండ్ మీద ప్రొజెక్షన్ చేసినట్లయితేమ్యాగ్నె ట్యూడ్ వచ్చి |VS |cos |VR| I Rcos ∅ I Xsin ∅ ఈ రిసీవింగ్ ఎండ్ AB వచ్చి మీ I Rcos ∅ అవుతుంది I అనేది మ్యాగ్నె ట్యూడ్ ఆఫ్ కరెంట్ ప్లస్ BC అనగా మ్యాగ్నె ట్యూడ్ I Xsin ∅ ఇది సమీకరణం 34 అనుకోండి కానీ మీ సెండింగ్ ఎండ్ మరియు రిసీవింగ్ ఎండ్ మధ్య ఉన్న ఫేజ్ యాంగిల్ δ వచ్చి చాలా చాలా చిన్నది కాబట్టి δ అనేది సుమారుగా సున్నా గా తీసుకోవచ్చు అందువలన ఎప్పుడైతే δ0 అయిందో సమీకరణం 34 ను ఎలా రాయవచ్చు అంటే cos 0 1 కనుక మాగ్నిట్యూడ్ ఆఫ్ |VS| |VR| |I| Rcos ∅ |I|Xsin ∅ ఇది సమీకరణం 35 ఇప్పుడు మనం ఏమి రాయవచ్చు అంటే P |VR| |I|cos ∅ ఇది పవర్ సమీకరణం 36 మరియు Q మాగ్నిట్యూడ్ |VR| |I| sin ∅ అది 37 ఇప్పుడు సమీకరణం 36 నుంచి ఏమి రాయవచ్చు అంటే మాగ్నిట్యూడ్ |I|cos ∅ P|VR|మరియు ఈ సమీకరణం నుండి మాగ్నిట్యూడ్ |I|sin ∅ Q VRఇది సమీకరణం 39 ఇప్పుడు ఇది మాగ్నిట్యూడ్ |I|cos ∅ మరియు మాగ్నిట్యూడ్ |I|sin ∅ వీటిని సమీకరణం 34 లో ప్రతిక్షేపించండి మీరు అలా ప్రతిక్షేపిస్తే మీకు ఏమి వస్తుంది అంటే మాగ్నిట్యూడ్ వస్తుంది నేను సమీకరణాలు 35 30 38మరియు 39 ఉపయోగించి ఏమి రాశాను అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ |Vs| magnitude of |VR| PRQXmagnitude of |VR| ఇప్పుడు ఈ రేఖాచిత్రము కు రండి ఇప్పుడు ఈ రేఖా చిత్రము మీ V కి సంబంధించినదిV1 రేఖా చిత్రము 23 కి సంబంధించినదిV1VS అనగా నిష్పత్తి వచ్చి 1 tS కనుక అది 1 tS క్షమించండి అది 1tSఅనగా ఈ వైపు VStSV1 అదేవిధంగా మీరు రిసీవింగ్ ఎండ్ కి వచ్చినట్లయితే ఈ వైపు వచ్చి అది V2VR1tRఅనగా VRyour tRV2 కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒకటి వచ్చి VRtRV2ఇంకొకటి వచ్చి V2మరొకటి వచ్చి VStSV1 కాబట్టి యదార్ధంగా మాగ్నిట్యూడ్ పరంగా తీసుకోండి కాబట్టి మీరు అన్ని మాగ్నిట్యూడ్లను తీసుకుంటారు ఎందుకంటే మీరు అన్ని మాగ్నిట్యూడ్లను ఉపయోగిస్తారు కనుక ఇది మీ విషయాలకు సమానం కాబట్టి మాగ్నిట్యూడ్ |VS|tSV1మరియు మాగ్నిట్యూడ్ |VR|tR your tRmagnitude |V2| కనుక ఈ |VS| మరియు|VR|మాగ్నిట్యూడ్లను ఈ సమీకరణం లో ప్రతిక్షేపించండి ఈ సమీకరణం లో ఆ మాగ్నిట్యూడ్లను ప్రతిక్షేపిస్తారు |VS| tSV1tR|V2| this PRQX |VR| |VR|tR ఇది సమీకరణం 41 ఇప్పుడు ఈ సమీకరణం నుంచి ఏమి రాయవచ్చు అంటే tS1magnitude V1magnitude V1 tR|V2|prqxtR|V2| ఇక్కడ మనం ఏమనుకుంటామంటే tS మరియు tR గుణించినప్పుడు ఒకటి వస్తుంది అని అనుకుంటాము అనగా tS tR1 కాబట్టి ఇది మొత్తం వోల్టేజ్ స్థాయి ఒకే క్రమంలోనే ఉందని మరియు రెండు ట్రాన్స్ఫార్మర్లలో కనీస శ్రేణి ట్యాప్లను ఉపయోగిస్తుందని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి ఈ కండిషన్ అనగా tS tR1మనం అక్కడ పెడతాము అందువలన మనమేం చేస్తామంటే ఈ సమీకరణం లో tR1tSప్రతిక్షేపిస్తాము ఎందుకంటే మీరు tSవ్యక్తీకరణ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు అంటే ఈ సమీకరణంలో అనగా సమీకరణం 42 లో మీరు tR1tSప్రతిక్షేపించి మరియు పరిష్కరిస్తే మీకు ఏమి వస్తుంది అంటే tS|V2||V1| 1 PRQX|V1||V2| 1 ఇది సమీకరణం 43 కనుక మీకు tSతెలిసినట్లయితే మీరు tR కనుగొనవచ్చు ఎందువల్ల అంటే tR1tSకాబట్టి అంతేకాక మనం tStR 1 అనుకున్నాం అందువల్ల రెండు వైపులా ట్యాప్ లు ఉపయోగించబడతాయి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం సరేనా ఉదాహరణ వచ్చి త్రీ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ కి సంబంధించినది కాబట్టి ఉదాహరణకి వెళ్లేముందు ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి మనకి కొంత తెలిసి ఉండాలి మరియు ఈ వ్యక్తీకరణలో మీరు ట్యాప్ నిష్పత్తి tS లేక tR వైపు కనుగొనవచ్చు కనుక tRtS 1 నుంచి మీకు ట్యాప్ నిష్పత్తి వస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి కాబట్టి ఈ విషయంలో 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ దాని సెకండరీ ఎండ్ వద్ద 13 8 220 KV ట్రాన్స్ఫార్మర్ నుండి ఫీడ్ అయ్యింది క్షమించండి సెకండరీ ఎండ్ కాదు అది సెండింగ్ ఎండ్ 8 KV స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ లైన్ 105 MVA 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లోడ్ ను సరఫరా చేస్తోంది 220 KV వద్ద లైన్ మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క మొత్తం ఇంపెడెన్స్ వచ్చి 20 j120 Ω సెండింగ్ ఎండ్ ట్రాన్స్ఫార్మర్ 13 8 KV సరఫరా నుండి శక్తివంతం అవుతుంది 8 KV లోడ్ వద్ద వోల్టేజ్ ను నిర్వహించడానికి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కోసం ట్యాప్ సెట్టింగ్ ను కనుగొనండి ఇప్పుడు ఇది చాలా సులభమైన సమస్య ఇప్పుడు ఇది మీ 105 MVA ని 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగ్ వద్ద సరఫరా చేసే లైన్ కాబట్టి అది త్రీ ఫేజ్ కనుక P 1 అప్ ఆన్ 13105 మరియు 0 8 పవర్ ఫ్యాక్టర్ తో పెంచబడుతుంది కావున అది 28 MW అదే విధంగా యదార్ధంగా ఎప్పుడైతే మీరు ఫేజార్ రేఖా చిత్రము గీస్తారో లేక ఆ సమీకరణం రాస్తారో అప్పుడు P Q VS VR అనగా ఆ VS VR లు పర్ ఫేజ్ పరిమాణాలు కాబట్టి అవి లైన్ టు లైన్ పరిమాణాలు కావు VS VR లు యదార్ధంగా పర్ ఫేజ్ ఓల్టేజ్ లు అనగా లైన్ టు న్యూట్రల్ మరియు ఆ సమయంలో P మరియు Q లను పర్ ఫేజ్ లో కనుగొనాలి అందువలన మీరు మూడు తో విభజిస్తారు VS VR మాగ్నిట్యూడ్ లు కూడా పర్ ఫేజ్ లో ఉంటాయి కనుక అది 28 MW మరియు Q cos ∅ వచ్చి 0 8sin ∅ వచ్చి 0 6కనుక 21 MVAR హై వోల్టేజ్ వైపు సూచించే సోర్స్ మరియు లోడ్ ఫేజ్ ఓల్టేజ్ లు వచ్చి మాగ్నిట్యూడ్ |V1 | మాగ్నిట్యూడ్ |V2 | 2203 కాబట్టి అన్ని లైన్ టు లైన్ వోల్టేజ్ లను పర్ ఫేజ్ వోల్టేజ్ లకు మార్చండి అనగా అది 127 017 KV అవుతుంది ఇప్పుడు సమీకరణం 43 మరియు సూత్రం ఉపయోగించండి మీకు R మరియు X తెలుసు మీకు మాగ్నిట్యూడ్ |V1 | మాగ్నిట్యూడ్ |V2 | తెలుసు అందువలన మాగ్నిట్యూడ్ V2V1నిష్పత్తి వచ్చి 1 ఎందుకంటే ఇవి రెండు సమానం కాబట్టి R ని 24 Ω గా ఇవ్వబడిందిX ని 120 Ω గా ఇవ్వబడింది P మరియు Q తెలుసు కాబట్టి ఈ వ్యక్తీకరణలో ప్రతిక్షేపించండి కాబట్టి ఈ విషయంలో tS అనగా దాని నిష్పత్తి 1 ఇన్ టూ అది ఏమైనా 1 మైనస్ ఇవన్నీ టు ద పవర్ మైనస్ 1 మరియు టు ద పవర్ హాఫ్ కనుక tS యదార్ధంగా ఎంత వస్తుంది అంటే 1 అందువలన tR 1tS 0 కాబట్టి ఇవి రెండు ట్యాప్ సెట్టింగ్ లు ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇది మీకు బాగా అర్థం అవుతుంది ఎందుకంటే ఇది చాలా సులభంగా ఉంటుంది కనుక నేరుగా మీరు దీనిని వర్తింప చేయవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణ 9 తీసుకోండి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్సెండింగ్ ఎండ్ వోల్టేజ్కు సమానంగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ ట్యాప్ నిష్పత్తులను నిర్ణయించండి హై వోల్టేజ్ లైన్ 220 KV వద్ద పనిచేస్తుంది మరియు 80 మెగావాట్లను 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగ్ వద్ద ప్రసారం చేస్తుంది మరియు లైన్ ఇంపెడెన్స్ వచ్చి 40 j 140Ω tS tR 1 అనుకోండి దీనిని ప్రస్తావించక పోయినప్పటికీ tS tR 1 అని అనుకోండి కాబట్టి ఇక్కడ దాదాపు ఒకే రకమైన ఉదాహరణను తీసుకున్నాము కాబట్టి ఇది సమీకరణం 43ను ఉపయోగిస్తుంది ఇది సూత్రం మాగ్నిట్యూడ్ V2 మాగ్నిట్యూడ్ V12203అనగా 127 017 KV మరియు మాగ్నిట్యూడ్ V2V1వచ్చి 1 P అనేది పర్ ఫేజ్ ప్రాతిపదికన మూడింట ఒక వంతుకు సమానం కనుక 21

కాబట్టి 16 MVAR R 40 Ω X 140 Ω కనుక వీటన్నింటినీ అక్కడ ఉంచినట్లయితే మీకు మళ్ళీ tS1 11 మరియు tR 1tSఅనగా అది 0 90 వస్తుంది ఇది ట్యాప్ నిష్పత్తి కాబట్టి ఇవే మనం తీసుకున్న సులభమైన రెండు ఉదాహరణలు కనుక ఇవన్నీ కూడా ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ కు సరేనా కాబట్టి ఇప్పుడు తదుపరిది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ లేక రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈ విషయంలో బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ లేక రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ రెండూ కూడా ఒకటే కొన్నిసార్లు మనం బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తాముకొన్నిసార్లు మనం రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ గా పిలుస్తాము ఇవి ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ యాంగిల్ మార్చడానికి ఉపయోగిస్తాము లైన్ లో చివర కంటే కూడా మధ్య బిందువు దగ్గర మారుస్తారు కాబట్టి మనం ట్యాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి సెండింగ్ ఎండ్ లేక రిసీవింగ్ ఎండ్ దగ్గర మారుస్తాము కానీ ఇక్కడ మనం దానిని అనగా లైన్ లో మధ్య బిందువు దగ్గర మారుస్తారు కనుక ఒకటి ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ నియంత్రించవచ్చు ఇంకొకటి ఫేజ్ యాంగిల్ నియంత్రించవచ్చు కనుక రేఖాచిత్రం 25 చూసినట్లయితే అది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజ్ 'a'కనెక్షన్ ని చూపిస్తోంది కాబట్టి ఇది మీ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇక్కడ మనం ఫేజ్ 'a' ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాముమనం లైన్ టు న్యూట్రల్ ఓల్టేజ్ అనగా Van తీసుకుంటాము మరియు ఇది ఎక్సయిటింగ్ట్రాన్స్ఫార్మర్ కాబట్టి అక్కడ రెండు స్విచ్ స్థానాలు ఉంటాయి ఇది వచ్చి యదార్ధంగా S1 అనుకోండి మరియు దీనిని S2 అనుకోండి అంతేకాక మరియు ఇది యదార్ధంగా ఎక్సయిటింగ్ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎక్సయిటింగ్ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వచ్చి స్ప్రుషించునప్పుడు మరియు దాని నుండి వచ్చిన ఓల్టేజ్ ను సిరీస్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కి వర్తింపజేస్తారు దాని అర్థం ఏమిటంటే ఇది యదార్ధంగా ట్యాప్ స్థానం ఇది మన కి ఇచ్చిన ఒక కనెక్షన్ ఉదాహరణకు మరొక ట్రాన్స్ఫార్మర్ అనగా సిరీస్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ లైన్ కు సంబంధించి ఫేజ్ 'a'తో సిరీస్ లో ఉంటుంది కాబట్టి ఇది సిరీస్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఇది ఎక్సయిటింగ్ ట్రాన్స్ఫార్మర్వీటితో కొంత వోల్టేజ్ ఇక్కడ ప్రభావం చూపిస్తుంది మరియు స్వయంచాలకంగా వోల్టేజ్ ఇక్కడ ప్రభావితమవుతుంది అందువలన ఈ వోల్టేజ్ వచ్చి Van1ఈ వైపు ఓల్టేజ్ వచ్చి Van ∆Van ఇదే నేను గుర్తు పెట్టిన సమీకరణం 44 కనుక ఇది ఔట్పుట్ వోల్టేజ్ కాబట్టి కనెక్షన్ ఇలా ఉంటే ఈ వోల్టేజ్ జోడించబడుతుంది ఇప్పుడు ఒకవేళ మీరు S1 మరియు S2 స్థానాలను మార్చినట్లయితే ఏమి అవుతుంది ఇది వ్యవకలనం అవుతుంది దీనిని ఇక్కడికి మార్చినట్లయితే మరియు దానిని ఇక్కడికి మార్చినట్లయితే అనగా వాటి స్థానాలను మార్చినట్లయితే ఏమవుతుంది అంటే S1 మరియు S2 లు మారుతాయిఅప్పుడు అది మైనస్ అవుతుంది ఇది ఆ సమయంలో వోల్టేజ్ అనేది దాని కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఫేజ్ బూస్టర్ నియంత్రించవచ్చు ఎందుకంటే ఈ విషయంలో ఓల్టేజ్ అనేది ఫేజ్ లో వుంది కాబట్టి కనుక ఇది మీ కనెక్షన్ఇది Vanఇది ఎక్సయిటింగ్ ట్రాన్స్ఫార్మర్ మీకు ట్యాప్ ఉంది కనెక్షన్లు చూపబడ్డాయి మరియు దాని ఔట్పుట్ వచ్చి సిరీస్ ట్రాన్స్ఫార్మర్ ఈ వైపు కనెక్ట్ చేయబడిందిమరొక వైన్డింగ్ వచ్చి ఫేజ్ 'a' తో సిరీస్ లో ఉంది తద్వారా వోల్టేజ్ జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు అవి ఫేజ్ లో ఉన్నాయి కనుక వోల్టేజ్ మాగ్నిట్యూడ్ జోడించవచ్చు కాబట్టి ఈ రకమైన బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ను ఇన్ ఫేజ్ బూస్టర్ అంటారు ఎందుకంటే ఓల్టేజ్ లు ఫేజ్ లో ఉంటాయి కనుక ఎక్సైటేషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాప్ మార్చడం ద్వారా Van ను సర్దుబాటు చేయవచ్చు సిరీస్ ట్రాన్స్ఫార్మర్ లో S2 నుంచి S1 స్విచ్ స్థానాన్ని మారుస్తూ ఓల్టేజ్ యొక్క ధ్రువణతను రివర్స్ చేయవచ్చు అందువలన Van1 మీ Van కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ∆Van ను నెగిటివ్ చేయవచ్చు ఎలాగనగా స్థానాన్ని మారుస్తూ నెగిటివ్ చేయవచ్చు కనుక ఇది యదార్ధంగా మీరు పిలువబడిన బూస్టర్ లేక రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే మీ ఫేజ్ యాంగిల్ నియంత్రణ కాబట్టి వోల్టేజ్ ఫేజ్ యాంగిల్ నియంత్రించడానికి బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి ఫేజ్ కు సాధారణ అమరికతో బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ చూపబడింది నా ఉద్దేశం ఏమిటంటే ఇది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ఇప్పుడు ఈ విషయంలో ఫేజ్ 'a'కు మనం లైన్ టు న్యూట్రల్ అనగా Van తీసుకుంటున్నాము ఇవి a1 n1 Van1 ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్సైటింగ్ ట్రాన్స్ఫార్మర్ఇది సిరీస్ ట్రాన్స్ఫార్మర్కానీ ఇది bc వోల్టేజ్ అనగా Vbc ప్లస్ మైనస్ ఇప్పుడు ఇక్కడ కూడా ట్యాప్ సెట్టింగ్ లు ఉన్నవిస్విచ్ లు S1 S2 ఉన్నవి సిరీస్ ట్రాన్స్ఫార్మర్ వుంది కాబట్టి ఈ వైపు అనగా ఫేజ్ 'a' లో ఆ వోల్టేజ్ అనగా ∆Vbc జోడించబడుతోంది కనుక ఏమవుతుంది అంటే ఆ సమీకరణం వచ్చి Van1 Van ∆Vbc నా ఉద్దేశం ఏమిటంటే మళ్లీ ఒకసారి చూడండి ఇది ఫేజ్ 'a' మనం ఫేజ్ 'a' యొక్క లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాం మనం మిగిలిన రెండు ఫేజ్ ల లో Vbc తీసుకుంటాం మరియు అక్కడ ఒక ఎక్సైటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది దానిలో చూసినట్లయితే ట్యాప్ సెట్టింగ్ ఉంది మరియు అక్కడ 2 ట్యాప్ లు మాత్రమే చూపబడ్డాయి మరియు దాని అవుట్పుట్ ఇక్కడ ఉంది అది సిరీస్ ట్రాన్స్ఫార్మర్ ఈ వైన్డింగ్ ఒకవైపు ఆ ఓల్టేజ్ ను ఆకట్టుకుంటుందిమరొక వైండింగ్ ఫేజ్ 'a' తో సిరీస్ లో ఉంటుంది అందువలన Van1 Van ∆Vbc కానీ ∆Vbc అనేది మీ ఫేజ్ 'a' ఓల్టేజ్ అనగా Van తో ఫేజ్ లో లేదు కాబట్టి ఆ విషయంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మీరు కొంచెం ఫేజార్ రేఖాచిత్రము కు వెళ్ళండి కాబట్టి ఏదైనా చెప్పే ముందు Van ను మీ రిఫరెన్స్ ఫేజార్ గా భావించండి ఒక వేళ ఇది Van అయినట్లయితే ఇది Vbn అవుతుంది మరియు ఇది మీ Vcn 1200 ఫేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది Vcn అనగా ఇది Vncఇది Vbn ఫలితం వచ్చి Vbc కాబట్టి Vbc అనేది యదార్ధంగా Van తో 900 వెనుకబడి ఉంది ఇప్పుడు రేఖా చిత్రం 27 చూసినట్లయితే ఇది మీ Van రేఖా చిత్రం 27 ఫేజార్ వోల్టేజ్ ఫేజార్ రేఖాచిత్ర మును ఇస్తుంది ఇప్పుడు ఈ ∆Vbc అనగా ఏమిటి అంటే ఇది 'a'తో సిరీస్ లో ఉంటూ ఓల్టేజ్ ను ప్రభావితం చేస్తుంది ఈ ఫేజ్ 'a'లో ఈ వైండింగ్ ∆Vbc తో సిరీస్ లో ఉంటుంది అందువలన దీనిని మనం ఏమి అనుకుంటాము అంటే ∆Vbca Vbcమొత్తం వచ్చి Vbcకానీ ఇది ∆Vbc అనగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడకు కనుక ఇది a Vbc a అనేది భిన్నం అందువలన అది Vbc కు సమానం యదార్ధంగా Vbc అనేది Van తో 900 వెనుకబడి ఉంది మరియు Vbc వచ్చి లైన్ టు లైన్ ఓల్టేజ్ ABBCCA అనేవి లైన్ టు లైన్ ఓల్టేజ్ లు ఇవి మీ ఫేజ్ ఓల్టేజ్ కు 3రెట్లు ఉంటాయి ఇది సమతుల్య వ్యవస్థ అందువలన మనం ఏమి రాయవచ్చు అంటే Vbc 3Van∟ 900 ఇది మనకు ఫేజార్ రేఖాచిత్రము నుండి వచ్చినది కాబట్టి ఈ Vbc ను ఇక్కడ ప్రతిక్షేపించండిఅలా చేసినట్లయితే అది వచ్చి a3 Van∟ 900అంటే ∆Vbc వచ్చి దేనికి సమానం అంటే ∟ 900 అందువలన దానిని ఎలా రాయవచ్చు అంటే j a 3 Van కాబట్టి ∆Vbc j a 3 Van ఈ ∆Vbc వ్యక్తీకరణను సమీకరణం 45 లో ప్రతిక్షేపించండి మీరు అలా చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే Van1 1 j a 3Van ఇది సమీకరణం 47 దాని అర్థం ఏమిటి అంటే ఈ Van1 యదార్ధంగా వచ్చి j3 a కొంత పాక్షిక విలువ కావచ్చు కానీ మీ Van1 వచ్చి Van తో ఫేజ్ షిఫ్ట్ యాంగిల్ α తో వెనుకబడి ఉంది కాబట్టి Van మరియు Van1 ఫేజ్ లో లేవుకానీ Van1 వచ్చి Van తో ఫేజ్ షిఫ్ట్ యాంగిల్ α తో వెనుకబడి ఉంది అందువలన ఇంజెక్ట్టెడ్ వోల్టేజ్ ∆Vbc వోల్టేజ్ Van తో క్వాడ్రేచర్లో ఉందని గమనించండి అందువల్ల ఫలితంగా వోల్టేజ్ Van1 ఫిగర్ 27 లో చూపిన విధంగా ఫేజ్ షిఫ్ట్ α గుండా వెళుతుంది అందువల్ల మిగిలిన ఫేజ్ లకు కూడా ఇలాంటి కనెక్షన్లు చేయబడతాయి ఎందుకంటే అది త్రీ ఫేజ్ బ్యాలన్స్ కాబట్టి మిగిలిన ఫేజ్ లకు అనగా b మరియు c లకు కూడా ఇలాంటి కనెక్షన్లు చేయాలి ఫలితంగా మనకు బ్యాలెన్స్ త్రీ ఫేజ్ అవుట్పుట్ వోల్టేజ్ రావాలి